బ్యాటరీ లెస్ పవర్ సప్లై అండ్ బ్యాటరీ లైఫ్ కాల్కులేషన్ ఫర్ ఎంబెడెడ్డివైసెస్ III కాబట్టి మనం ఆర్ ఎఫ్ ఎనర్జీ హార్వెస్టింగ్ పరిశీలించాము వోల్టేజ్ డబులర్ సర్క్యూట్ల లాగా మనము దాని కోసం కొన్ని సాధారణ సర్క్యూట్లను చూశాము ఈ ఆర్ ఎఫ్ఎనర్జీ ని ఎలా నిల్వ చేయాలో చూశాము మీరు ఆ ఆర్ ఎఫ్ఎనర్జీ ని ఎలా ఉపయోగించవచ్చో చూశాము మీరు ఆ ఆర్ ఎఫ్ఎనర్జీ ని ఎలా కారక్టరైజ్ చేస్తారు సామర్థ్యం పరంగా వివిధ రకాల ఇన్పుట్ పవర్ అవసరం మరియు మొదలగునవి ఇప్పుడు మనం వైబ్రేషన్ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం ఎనర్జీ హార్వెస్టింగ్ కి వైబ్రేషన్ మరొక మంచి సోర్స్ ఎందుకంటే వైబ్రేషన్ మన చుట్టూ ఉన్నాయి మీరు సైకిల్ మోటారు మనము ఉపయోగించే 2 వీలర్లు 4 వీలర్లు కార్లు బస్సులు మరియు విమానాలలో కూడా వైబ్రేషన్ ఉంటాయని మనకి తెలుసు కాబట్టి మన చుట్టూ ఉన్నవన్నీ వైబ్రేషన్ ని కలిగి ఉంటాయి ఇది చాలా పాత మోడల్ కాకపోతే చాలావరకు తక్కువ గ్రేడ్ అని నేను అంగీకరిస్తున్నాను వైబ్రేషన్ నిజంగా మీరు నిజంగా చేయగలిగేది కాదు మీరు నిజంగా వైబ్రేషన్ను ఇష్టపడరు ఇది వైబ్రేట్ అవుతుంటే అది చాలా సౌకర్యంగా లేదని తెలుసు కాబట్టి మీరు నిజంగా ఒక వైపు ఉన్నారు మరొక వైపు వైబ్రేషన్ ఉన్నాయి కాబట్టి మీరు నిజంగా వైబ్రేషన్ను వివరంగా చూడగలరా మరియు ఏ విధమైన ఎనర్జీ హార్వెస్టింగ్ అప్లికేషన్ కోసం ఉపయోగించవచ్చో చూడవచ్చు దీని చాలా కాలం నుండి ప్రజలు అన్వేషించడం జరిగింది ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ ప్రాంతంలో ఉపయోగం గురించి చాలా పేపర్లు మరియు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్న ఒక పొటెంటియల్ అప్లికేషన్ ని చూద్దాము టైర్ ప్రెజర్ వైబ్రేషన్ మానిటరింగ్ వైబ్రేషన్ హార్వెస్టింగ్ మానిటరింగ్పై మీరు తీసుకునే ఏ ఉదాహరణ అయినా మీరు నిజంగా ఈ టైర్ ప్రెజర్ మానిటరింగ్ విషయాన్ని చూస్తారు కానీ ప్రజలు చెబుతున్న దానిలో ఒక అంశం నిజంగా ఎలక్ట్రానిక్స్ పవర్ పోయిందనే వాస్తవం ఎలక్ట్రానిక్స్ అల్ట్రా లో పవర్ ని కలిగి ఉంటాయి మరియు చాలా ఎఫిషియన్సీ తో ఉన్నాయి ఎఫిషియన్సీ సాధనాలు అనేవి కేవలం సాధనాలు మాత్రమే కాదు చాలా ఎఫిషియన్సీ హార్వెస్టర్లు కూడాఉన్నాయి ఇది రియాలిటీ కాబట్టి ఎలక్ట్రానిక్స్ అల్ట్రా లో పవర్ ఎఫిషియన్సీ సాధనం ఎఫిషియన్సీ హార్వెస్టింగ్ సాధనాలు ఇవన్నీ వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టింగ్ చాలా గొప్పవి కాబట్టి మనం సమయాన్ని వృథా చేయకుండా నేరుగా ఎనర్జీ హార్వెస్టింగ్ యొక్క ఈ ప్రత్యేక అంశం యొక్క చిన్న ప్రదర్శనను చూద్దాం మనము ప్రదర్శనకు వెళ్ళే ముందు నేను మీకు కొంత నేపథ్యం ఇవ్వాలి ఎందుకంటే నేరుగా ప్రదర్శన చుస్తే మీరు అవగాహన పొందలేరు కాబట్టి మనం చూడబోయే హార్వెస్టర్ గురించి కొంత అవగాహన కలిగిస్తాను ఇప్పుడు మనం చూడబోయేది పీజోఎలెక్ట్రిక్ కాబట్టి పీజోఎలెక్ట్రిక్ అనేది ప్రాథమికంగా పీజోసెరామిక్ వెఫర్ కనుక ఇది పీజోఎలెక్ట్రిక్ లేదా పీజో పదార్థం వారీగా ఇది పీజోసెరామిక్ ఇది వెఫర్ ప్రాథమిక ఎనర్జీ హార్వెస్టర్ ని రూపొందించడానికి తప్పనిసరిగా ఒకదానితో ఒకటి బంధించబడిన బహుళ వెఫర్లు ఉన్నాయి ప్రాథమికంగా ఎనర్జీ హార్వెస్టర్ అని చెప్పండి మరియు ఇది పైజోఎలెక్ట్రిక్ ప్రభావం యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం నేను దాని వివరాల్లోకి వెళ్లను మరియు మనము దీనిని వైబ్రేషన్ హార్వెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నాము నేను కనుగొన్న కొన్ని విషయాలను నేను మీకు చెప్పబోతున్నాను నేను చాలా గట్టిగా చెబుతాను నేను చాలా ప్రయోగాలు చేసాను మీరు నిజంగా ఉపయోగకరమైనదాన్ని సేకరించే ముందు వైబ్రేషన్ హార్వెస్టింగ్ యొక్క అనేక అంశాల గురించి మీరు నిజంగా పరిగణలోకి తీసుకోవాలి మీరు ఆలోచించవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు దీన్ని ఎలా క్లాంప్ చేస్తారు హార్వెస్టర్ ను ఎలా క్లాంప్ చేస్తారు మొదటి ప్రశ్న మీరు దానిని బాండ్ చేస్తారా దానిని పదార్థంతో బాండ్ చేస్తారా లేదా మీరు దానిని కాంటిలివర్ చేస్తారా మీరు దానిని కాంటిలివర్ చేస్తారా మీరు దానిని బాండ్ చేస్తారా మీరు దానిని రెండు వైపులా బాండ్ చేస్తారా లేదా మీరు దాన్ని స్క్రూలు ల తో ఫిక్స్ చేస్తారా లేదా మీరు దానిని కాంటిలివర్చేస్తారా లేదా మీరు దానిని బాండ్ చేస్తారా వాటిలో ప్రతి ఒక్కటి వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఒకే హార్వెస్ట నుండి మీకు భిన్నమైన పనితీరుని ఇస్తాయి ఇది ఒక విషయం వాస్తవానికి నా ప్రాజెక్ట్ సిబ్బందిలో ఒకడు మిస్టర్ అభిషేక్ అతను 2 వీలర్ నుండి హార్వెస్ట చేయడానికి ప్రయత్నించాడు అతను నిజంగా శక్తిని పొందగల స్థలాలను భిన్నంగా పరిశీలించాడు అతను ఇంజిన్ వైపు ప్రయత్నించాడు అప్పుడు దానిని మడ్గార్డు లో ఉంచి ప్రయత్నించాడు ఆపై అతను వర్గీకరించడానికి ప్రయత్నించాడు మరియు ఏది నాకు ఉత్తమమైన G విలువను ఇస్తుంది అంటే G వెనుక ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే G ఎక్కువగా ఉంటే హార్వెస్ట మెరుగ్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు 1G కి బదులుగా 2G కలిగి ఉన్నారని చెబితే అది మంచిది 2G తో చాలా ఎక్కువ పవర్ ని గ్రహించవచ్చు సాధారణంగా ఇది ఆంప్లిట్యూడ్ కాబట్టి ఆంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటే మీరు నిజంగా సిస్టమ్ నుండి అధిక పవర్ ని తీసుకోగలరు G విలువ ఎక్కువ కాబట్టి పవర్ ఔట్పుట్ అధికంగా ఉంటుంది ఇది కాబట్టి ఇది మరొక కోణం కాబట్టి మీరు హార్వెస్ట ను క్లామ్పింగ్ చేయడం ఒక సమస్య మరియు సరైన స్థలాన్ని ఎంచుకోవడం మరొక సమస్య అంటే ప్రాథమికంగా మీరు హార్వెస్టర్ని ఎక్కడ ఉంచాలి వైబ్రేషన్ ఎక్కడ బాగున్నాయో మీరు చూడాలి మరియు మీరు అక్కడ ఎనర్జీ హార్వెస్టర్ను ఉంచాలి అందువల్ల మీరు హార్వెస్టర్ను ఉంచాలనుకునే స్థలాన్ని మేము స్థానికీకరించిన తర్వాత మీరు ఈ బాండింగ్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు ఆ స్థలానికి బాండ్ చేయాలా లేదా దానిని అది కాంటిలివెర్ చేయాలా లేదా మీరు దాన్ని ఫిక్స్ చేయాలా ఈ విషయాలన్నీ మీరు గమనించాలి ఇక్కడ A మరియు B సమస్యలు చాలా క్లిష్టమైనవి మీరు సిస్టమ్ నుండి ఏదైనా తీసుకునే ముందు వీటిని గమనించాలి కాబట్టి ఇవి మీరు గమనించవలసిన రెండు ముఖ్యమైన విషయాలు మూడవ దశ ఉంది మూడవ ముఖ్యమైన విషయం కూడా ఉంది మరియు మూడవ ముఖ్యమైన విషయం టిప్ మాస్ కు సంబంధించినది ఇది C కాబట్టి నేను కొంచెం మెరుగ్గా వ్రాస్తాను దీనిపై నేను ఈ క్లాటర్ను తొలగిస్తాను మరియు నేను వీటిని ఉంచుతాను హార్వెస్టర్ ని క్లాంప్ చేస్తాను కాబట్టి ఈ 3 విషయాలు మరియు ఇది మంచిది అని నేను అనుకుంటున్నాను C టిప్ మాస్ కాబట్టి ఈ టిప్ మాస్అంటే ఏమిటి సాధారణంగా ఈ టిప్ మాస్ ప్రాథమికంగా బీమ్ ను రెసోనెన్స్ కి ట్యూన్ చేయడంకోసం ఉపయోగిస్తారు అందుకే మీరు టిప్ మాస్పెట్టాలి కానీ నాణానికి అన్ని వైపులు ఉన్నాయి మీరు టిప్ మాస్ ని ఉంచకపోతే ఏమి జరుగుతుంది మీరు టిప్ మాస్ ని పెడితే ఏమి జరుగుతుంది దీని గురించి చాలా వివరంగా తెలుసుకోకుండా యాంత్రిక సమీకరణాలను తెలుసుకోకుండా మరియు పూర్తి అధ్యయనం వల్ల పూర్తి వివరాలను అర్థం చేసుకోవచ్చు హార్వెస్ట నుండి శక్తి సంగ్రహించడం దృక్పథం నుండి టిప్ మాస్యొక్క ఈ సమస్యను అర్థం చేసుకుందాం ఇప్పుడు మీరు టిప్ మాస్ని పెడితే తప్పనిసరిగా మీరు డాంఫింగ్ చేస్తున్నారు మీరు బీమ్ ను రెసోనెన్సు కి ట్యూన్ చేస్తున్నారు కానీ మీరు వాస్తవానికి సిస్టమ్ ను డాంఫింగ్ చేస్తున్నారు మరో మాటలో చెప్పాలంటే వాస్తవానికి ఏమి జరుగుతుందంటే సెన్సిటివిటీ మెరుగుపడుతుంది మీకు చాలా మంచి సెన్సిటివిటీ లభిస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఈ G విలువ మీరు ఒక టిప్ మాస్ని పెడితే మీకు మంచి G లభించే మంచి అవకాశం ఉంది కానీ మరొకటి ఉంది స్పష్టంగా సెన్సిటివిటీ మెరుగుపరచడం ద్వారా ఈ సెన్స్ ఉంచడంలో కొంత సమస్య ఉండాలి సెన్సిటివిటీ మెరుగుపరుస్తున్నప్పుడు మీరు టిప్ మాస్ని పెడితే అది ఫ్రీక్వెన్సీ పరిధిలో శక్తిని వెలికితీసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అదే సమస్య కాబట్టి సెన్సిటివిటీ మెరుగుపడుతుండగా అది సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి నేను కాగితంపై వ్రాస్తాను టిప్ మాస్ టిప్ మాస్సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది కానీ ఈ సమస్య మంచిది కానీ సమస్య ఏమిటంటే ఫ్రీక్వెన్సీ పరిధి ని బట్టి సంగ్రహించే సామర్ధ్యం తగ్గుతుంది కాబట్టి ఇది సమస్య కాబట్టి మీరు ఇప్పుడు సమస్యను ఎదుర్కొన్నారు సమస్య ఏమిటంటే ఇచ్చిన స్పాట్ ఫ్రీక్వెన్సీ కి ఇచ్చిన ట్యూన్కు నేను ఎలా ట్యూన్ చేయగలను టిప్ మాస్ని వర్తింపజేయడం ద్వారా ఇచ్చిన స్పాట్ ఫ్రీక్వెన్సీ కి నేను ఎలా ట్యూన్ చేయగలను ఈ స్పాట్ ఫ్రీక్వెన్సీ ని నేను ఎలా కనుగొనగలను బీమ్ రెసోనెన్సు కి ట్యూన్ చేయడానికి సిస్టమ్ లో టిప్ మాస్ని ఎలా ఉంచాలి అది ఒక సమస్య ఎనర్జీ హార్వెస్టింగ్ కోణం నుండి ఇది మరింత అర్ధమవుతుందని నేను అనుకుంటున్నాను టిప్ మాస్ని ఉంచండి ఇది మెరుగుపడుతుంది అది సెన్సిటివిటీ తద్వారా ఇది ఇచ్చిన చిన్న ఫ్రీక్వెన్సీ లపై పనిచేస్తుంది వాస్తవానికి ఇది స్పాట్ ఫ్రీక్వెన్సీ కూడా కావచ్చు ఆపై మీరు గరిష్ట G విలువను సంగ్రహిస్తారు మరియు సిస్టమ్లోని ప్రాథమిక పవర్ కోసం అన్ని పవర్ ల కోసం ఆ G విలువను ఉపయోగిస్తారు కాబట్టి ఇది ముఖ్య విషయం కాబట్టి తగ్గించండి కాబట్టి దీనిని సమ్మరైజ్ చెయలంటే టిప్ మాస్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ ని తగ్గిస్తుంది మీరు మరియు టిప్ మాస్లేకుండా ఉంచినట్లయితే రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇది సిస్టమ్ యొక్క సారాంశం కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయం వృథా చేయకుండా ఈ బేసిక్ ని అర్థం చేసుకున్నప్పుడు మీకు నేపథ్యం వెనుక కథ వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టింగ్ వెనుక సిద్ధాంతం తెలుసు సిస్టమ్ యొక్క ప్రదర్శనను చూద్దాం నేను ఇక్కడ మీకు చూపించేది ఏమిటంటే అభిషేక్ దాన్ని స్విచ్ ఆన్ చేయడాన్ని మీరు చూసినట్లుగా ఈ ప్లాట్ఫాం వాస్తవానికి ఇప్పుడు స్విచ్ ఆన్ చేయబడింది ఇది వైబ్రేషన్ ఇది వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టర్ ఇది ప్రాథమికంగా బౌండెడ్ కాదు కానీ ఇక్కడ మనం చూడగలిగే టిప్ మాస్ఉంది ఒక టిప్పింగ్ మాస్ఉంది మరియు ఈ స్క్రూని ఉపయోగించి వైబ్రేటింగ్ ఉపరితలానికి దీనిని బిగించారు మరియు అవుట్పుట్ వోల్టేజ్ పరంగా వాస్తవానికి ఏమి జరుగుతుందో చూడటానికి మనము ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనము అక్కడికి వెళ్ళేముందు కొంచెం జూమ్ చేద్దాం ఇది ఇక్కడ టిప్ మాస్ ఇది వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టర్ ఇది ప్రస్తుతానికి వైబ్రేటింగ్ వేదిక మరియు ఒక స్క్రూతో ఇది ఇక్కడ ఫిక్స్ చేయబడిందని మీరు చూడవచ్చు ఇది మనము ఇక్కడ తీసుకుంటున్న అవుట్పుట్ చాలా చిన్నది ఇక్కడ పిసిబి ఉంది మరియు మనము ఈ పిసిబి గురించి క్షణంలో చర్చిస్తాము మరియు ఇక్కడ మంచి అవుట్పుట్ ఉండాలి DC అవుట్పుట్ పొందాలి లేదా ఇది మీరు ఓసిల్లోస్కోప్లో చూడగలుగుతారు కాబట్టి మనము ఓసిల్లోస్కోప్ అవుట్పుట్ చూద్దాం అవును మీరు ఇప్పుడు ఆసిల్లోస్కోప్లో అవుట్పుట్ ని చూస్తున్నారు కాబట్టి ఇది 10 వోల్ట్ల DC కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఈ ప్రదర్శన వెనుక కథ ప్లేస్మెంట్ ఆధారంగా ఈ వోల్టేజ్ వాస్తవానికి మారుతున్నట్లు మీరు చూడవచ్చు కేవలం హార్వెస్టర్ మనము ప్లాట్ఫారమ్ను కదిలించినప్పుడు వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలు భిన్నంగా ఉంటాయి ఈ అవుట్పుట్ను అక్కడకు తరలించడం ద్వారా అది 20 వోల్ట్ల వరకు కూడా వెళ్లిందని మీరు చూడవచ్చు హార్వెస్టర్ యొక్క ప్లేస్మెంట్కు సంబంధించి మనము చర్చించిన స్థానం అని స్పష్టమైన సూచిక ఇది ఖచ్చితమైన స్థానం వాస్తవానికి హార్వెస్టర్ నుండి ఎక్కువ పవర్ ని సేకరించే సామర్థ్యాన్ని మీకు ఇస్తుంది ఇప్పుడు మనం ఏమి ఉంచాము నేను మీకు ఒక ప్రదర్శనను చూపించాను మనము ఎంచుకున్న టిప్ మాస్15 గ్రాములు సుమారు 15 గ్రాములు అని నేను చెబుతాను మరియు మనము దీని నుండి దేనినీ ఇంజనీరింగ్ చేయలేదు నేను 15 గ్రాములు ఉంచాను మరియు సిస్టమ్ మీకు అవుట్పుట్ ఇస్తుందని మనము కనుగొన్నాము మీరు ఎలా కనుగొంటారు ఇది ఏ ఫ్రీక్వెన్సీ లో జరుగుతుందో మరియు ఈ సిస్టమ్ మొత్తం వైబ్రేట్ అవుతుంది మరియు సిస్టమ్ ను మనం ఎలా ట్యూన్ చేస్తాము అది మనకు మంచి అవుట్పుట్ గా ఇవ్వడం కంటే ఎక్కువ ఏమీ తెలియదు ఇది సరైన మార్గం కాదు సహజంగానే మీరు ప్లాట్ఫామ్ను వర్గీకరించాలి మరియు తదనుగుణంగా మీరు టిప్ మాస్ని వర్తింపజేయగలరు కాబట్టి మీరు గరిష్ట శక్తిని పొందగలరు బహుశా మేము ఇప్పుడు చేసిన వాటిని కూడా సరైనది కాదు దాని కోసం మాకు ఉపకరణాలు అవసరం మరియు నేను ఇప్పుడు మీకు చూపించబోయేది స్లామ్ స్టిక్ అనే సాధనం కాబట్టి నా చేతిలో నాతో ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్లామ్ స్టిక్ ఇది ప్రాథమికంగా ఇది ఒక చిన్న ఎంబెడెడ్ ఉత్పత్తి దీనిని కొంచెం దగ్గరగా చూపిస్తాను దీనికి కొంచెం దగ్గరగా ఉంచండి కాబట్టి నేను ఇలా చేస్తే కాబట్టి ఇది ఒక సాధారణ ఉత్పత్తి ఇది ఆ ప్లాట్ఫారమ్లో ఉంచినట్లయితే ఇది వైబ్రేషన్ డేటాను సంగ్రహించి ఇక్కడ మెమరీలో నిల్ చేస్తుంది ఆ తర్వాత మీరు కంప్యూటర్కు కనెక్ట్ చేసి డేటాను సంగ్రహించి సిస్టం ఏ ఫ్రీక్వెన్సీ పరిధి లో ఎనర్జీ ని హార్వెస్ట్ చేయగలదో తెలుసుకోవాలి కాబట్టి మేము దానిని తదుపరి దశగా చేస్తాము మరియు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను అర్థం చేసుకుంటాము ఇది మన పూర్తి సిస్టమ్ ను మరింత మెరుగ్గా ట్యూన్ చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి అది మనం ముందుకు సాగే ఒక భాగం కాని మనం చేసే ముందు ఎలక్ట్రానిక్స్ పరంగా మనం ఏమి చేసామో కూడా తెలుసుకోవాలి ఎలక్ట్రానిక్స్ చాలా చక్కగా సూటిగా ఉంటుంది ప్రాథమికంగా అది కలిగి ఉన్నది హార్వెస్టర్ ఉంది అక్కడ వైబ్రేషన్ పిజో ఎలిమెంట్ ఉంది పిజో ఎలిమెంట్ ఇది మీకు ఎసి అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి దీనిని రెక్టిఫయర్ ద్వారా పంపించాలి మీరు షాట్కీ డయోడ్లను ఉపయోగించాలని గుర్తుంచుకోండి తద్వారా మీరు డయోడ్లలో తక్కువ వోల్టేజ్ డ్రాప్ను పొందుతారు మరియు పవర్ ని సేకరించే సామర్థ్యం చాలా బాగుంటుంది మరియుఒక కెపాసిటర్లో ఉంచండి ఇది మీ స్టోరేజ్ కెపాసిటర్ స్టోరేజ్ కాప్ ఇది ఒక విషయం మీకు ఖచ్చితంగా ఇంకొక బూస్ట్ అవసరం లేదు మీకు ఖచ్చితంగా బూస్ట్ కన్వర్టర్ అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే రెక్టిఫికేషన్ తర్వాత మీరు ప్లస్ 20 వోల్ట్లకు దగ్గరగా పొందగలుగుతారు మీరు ఒక సిస్టమ్ అని స్పష్టమైన సూచిక అయిన DC మీకు వైబ్రేషన్ హార్వెస్టర్లను ఇస్తుంది ముఖ్యంగా మీకు చాలా ఎక్కువ వోల్టేజ్ ఉత్పత్తిని ఇస్తుంది పవర్ క్యారెక్టరైజేషన్ మరొక కథ సేకరించే గరిష్ట పవర్ ఎంత ఎనర్జీ హార్వెస్టింగ్ గురించి మనకు తెలిసిన అన్నిటి యొక్క మొదటి సూత్రాల ఆధారంగా మనం మళ్ళీ చేయవలసి ఉంటుంది అది ఏమిటి వోల్టేజ్ వర్సెస్ కరెంట్ క్యారెక్టరైజేషన్ VI క్యారెక్టరైజేషన్ లేదా IV క్యారెక్టరిస్టిక్స్ అని పిలవబడే దానిని చేయాలి IV క్యారెక్టరిస్టిక్స్ని కొంతమంది IV అని కొంతమంది VI క్యారెక్టరిస్టిక్స్ అని కొంతమంది చెప్తారు గమనించండి మీరు సోలార్ వంటి అన్ని రకాల హార్వెస్టర్లకు థర్మోఎలెక్ట్రిక్ జనరేషన్ కోసం వైబ్రేషన్ హార్వెస్టర్ల కు మరియు గాలి వంటి ఇతర రూపాల కోసం ఈ IV క్యారెక్టరైజేషన్ చేయాలి కాబట్టి గరిష్ట పవర్ వెలికితీత మేము ఆర్ ఎప్గురించి కూడా చాలా చర్చించాము మనము లోడ్ రెసిస్టర్ యొక్క ఉదాహరణ తీసుకున్నామని మీకు తెలుసు మరియు 2 ఫ్రీక్వెన్సీ లో ఇచ్చిన లోడ్ రెసిస్టర్ కోసం నిర్ధారించుకోండి ఇది గరిష్టవిద్యుత్ ఉత్పత్తిని ఇస్తుంది మరియు అందువల్ల ఎఫిషియన్సీ చాలా ఎక్కువ కాబట్టి అవన్నీ చర్చించబడ్డాయి కాబట్టి మీరు వైబ్రేషన్ హార్వెస్టర్కు సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే మీరు సిస్టమ్ యొక్క IV క్యారెక్టరిస్టిక్స్ ప్లాట్ చేయాలి ప్రాథమికంగా మీరు ఒక పొటెన్షియోమీటర్ తీసుకోవలసి ఉంటుంది మరియుపొటెన్షియోమీటర్ విలువను మారుస్తూ ఉంటుంది సమయం ఉంటే మనం అలా చేయగలం అయితే ఏమైనప్పటికీ ఇక్కడ లభించే డీసీ వోల్టేజ్ మనం పొటెన్షియోమీటర్ అంతటా ఉపయోగించాల్సి ఉంటుంది కరెంట్ మరియు వోల్టేజ్ డ్రాప్ను కొలుస్తూ ఉంటుంది మరియు తదనుగుణంగా కొలిచే కొలతను ఈ రెసిస్టర్ను మార్చండి మరియు దీని అంతటా వోల్టేజ్ ను కొలుస్తూ ఉండండి మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ ని కొలవండి మరియు అందువల్ల V వర్సెస్ I చాలా సమర్థవంతంగా ప్లాట్ చేద్దాము కాబట్టి వైబ్రేషన్ హార్వెస్టింగ్ కోసం కూడా మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ యొక్క వైబ్రేషన్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో చూడటానికి తిరిగి వెళ్లి స్లామ్లను తీసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది ఒక మంచి పరికరం అని చూడటానికి ప్రయత్నించడం ప్రారంభించాము ఇది చాలా ఎనర్జీ హార్వెస్టింగ్ అప్లికేషన్ లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఎనర్జీ ని హార్వెస్టింగ్ చేసే ప్లాట్ఫారమ్ను మీరు క్యారెక్టరైజే చేయాలి అనుకుంటున్నారని అనుకుందాం ఇది స్లామ్స్ స్టిక్ అని పిలువబడే మంచి చిన్న విషయం ఇది వెబ్సైట్లో లభిస్తుంది ఇక్కడ మీరు వెళ్లి ఈ వస్తువులన్నీ కొనవచ్చు ఎనర్జీ హార్వెస్టర్ తో ల్యాబ్ లో ఈ ప్రయోగంను నా ప్రాజెక్ట్ సిబ్బంది చూస్తున్నారు కాబట్టి ఎనర్జీ ని ఎలా హార్వెస్టచేయాలో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము లేకపోతే మీరు వర్గీకరించడం మరియు కనుగొనడం కష్టం కాబట్టి మంచి ఎండ్ టు ఎండ్ సిస్టమ్ చూద్దాం ఏదైనా అప్లికేషన్ ల కోసం ఎనర్జీ వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టింగ్ వాడటం మనకు తెలుసు కాబట్టి దీన్ని తీసుకొని మనము చర్చిస్తున్న ఈ పెట్టె పైన ఉంచండి కాబట్టి ఈ పెట్టె పై ఉంచండి అది చాలా సులభం మీరు చూసే టేప్ మీకు తెలుసు మీరు ఇక్కడ కొన్ని టేపు లను ఉంచవచ్చు మరియు దానిని ఇక్కడ ఈ ఉపరితలానికి అంటించవచ్చు ఆపై మీరు ఏమి చేస్తారు ఇక్కడ ఒక బటన్ ఉంది కాబట్టి మీరు ఈ బటన్ ను నొక్కితే అది కుడివైపు డేటాను సేకరిస్తుంది కాబట్టి అక్కడ ఒక చిన్న ఎల్ఈడీ వెలుగుతుందని మీరు చూడవచ్చు ఇక్కడ ఎల్ఈడీ వెలుగుతుంది వాస్తవానికి ఇది డేటాను పొందుతోంది ఆపై మీరు ఆఫ్ చేస్తే అది ఆగిపోతుంది ఆపై దాన్ని తీసివేసి ఆపై దాన్ని మరొక మంచి టూల్ గ తీసుకురండి కాబట్టి దీనిలో డేటా ఉంది ఇప్పుడు మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ ఒక మంచి USB పోర్ట్ ఉంది ఇది మీరు బ్యాటరీ ని ఛార్జ్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇది బ్యాటరీ ని ఛార్జ్ చేయడానికి మాత్రమే కాకుండా డేటాను బయటకు తీయడానికి మరియు డేటాను చాలా ఉపయోగకరంగా ప్రాసెస్ చేయడానికి కూడా సరైనది మీరు ఏదైనా క్యారెక్టరైజేషన్ఎలా చేస్తారు ఇప్పుడు మీరు దీన్ని మరియు అన్నింటినీ చేసిన తర్వాత ఆసక్తికరమైనది ఏమిటి టూల్ నుండి అవుట్పుట్ ని మీకు చూపిస్తాను ఈ చక్కని చిత్రాన్ని మీరు చూస్తారు X ఆక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ ని 0 నుండి 1400 వరకు ఫ్రీక్వెన్సీ ఉన్నది మరియు అది యాక్సిలరేషన్ను కనుగొంది ముఖ్యంగాఇది ఆన్లో ఉన్న యాక్సిలెరోమీటర్ యొక్క ఫాస్ట్ ఎఫ్ఎఫ్టి ఇది ఈ పరికరం లోపల తప్పనిసరిగా ఉంటుంది సాధారణంగా ఈ పరికరం లోపల MEMS యాక్సిలెరోమీటర్ కలిగి ఉంటుంది మరియు మీరు ఇక్కడ చూసే ఈ డేటా వాస్తవానికి 1000 3200 కిలోబిట్ల సెకనుకు వద్ద సంగ్రహించ బడుతుందిఇది 3 2 కిలోహెర్ట్జ్ వద్ద శాంప్లింగ్ చేయబడుతుంది మరియు తప్పనిసరిగా ఇది ఈ సిస్టమ్ నుండి ఎనర్జ హార్వెస్టింగ్ చేయగల అనేక ఫ్రీక్వెన్సీ లను మీకు చెబుతుంది 3G దగ్గర ఒక చిన్న పీక్ ఉందని మీరు చూడవచ్చు మరియు ఆ సమయంలో సుమారు 30 కిలోహెర్ట్జ్ 30 హెర్ట్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీ లు అలా ఉన్నాయి ఆపై సుమారు వంద హెర్ట్జ్ 0 9G కి దగ్గరగా ఉన్న మరొకటి ఉంది మళ్ళీ 120 హెర్ట్జ్ లేదా అంతకంటే ఎక్కువ వద్ద1 G విలువ ఉంది మీరు 1 G గురించి 0 3 నుండి 0 9 తర్వాత ఎక్కడైనా చూడవచ్చు కొంత మంచి హార్వెస్టింగ్ వాస్తవానికి సాధ్యమే టిప్ మాస్ని ఉంచడం ద్వారా మీరు ఇచ్చిన నిర్దిష్ట స్పాట్ ఫ్రీక్వెన్సీ కోసం ట్యూన్ చేయండి అప్పుడు మీరు సిస్టమ్ లో వైబ్రేషన్స్ మరియు ఈ ఫ్రీక్వెన్సీ భాగాలు ఉన్నంతవరకు అది నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో హార్వెస్టింగ్ కు జరుగుతుంది కాబట్టి ఇది నిజంగా ఇక్కడ కీలకం మరియు మీరు తప్పనిసరిగా ఈ రకమైన వాటి పై దృష్టి ఉంచాలి కాబట్టి మీరు చేయగలిగే ఈ చిన్న సాధనంతో మీరు చాలా ఆసక్తికరమైన విషయాలు చేయవచ్చు ఉదాహరణకు మనం పిలువబడే వాటిని కూడా పొందవచ్చని చూద్దాం కాబట్టి ముఖ్యంగా నేను ఏమి చేసాను నేను అలా చేశాను ఇది దాని యొక్క దృశ్యం కాబట్టి ఇది తప్పనిసరిగా దీని లోపల 3 ఆక్సిస్ యాక్సిలెరోమీటర్ ను కలిగి ఉండటమే కాదు ఇది ప్రెషర్ సమాచారాన్ని కూడా కలిగి ఉంటుంది X ఆక్సిస్ ఇది సమయం మరియు y ఆక్సిస్ ప్రెషర్ ఇది కొలుస్తుంది అని మీరు చూడవచ్చు మరియు ఇది ఉష్ణోగ్రతను కూడా కొలుస్తుంది కాబట్టి అన్ని పారామితులు ఈ 3 క్లిష్టమైన పారామితులు అందుబాటులో ఉన్నాయి ఉష్ణోగ్రత ప్రెషర్ అలాగే యాక్సిలెరోమీటర్ కాబట్టి తప్పనిసరిగా ఇది మీకు టైం సిరీస్ ని ఇస్తుంది సరియైనది ఇది మీకు 3 యాక్సిస్ యాక్సిలెరోమీటర్ విలువ టైం సిరీస్ని ఇస్తోంది 3 రంగులు సూచించబడతాయి ఇది 3 ఆక్సిస్ ఒకటి కాబట్టి అది మీకు ఇస్తుంది మీరు ఆపై రెండర్ చేయండి ఆపై మీరు FFT కి వాడతారు మీరు ఏమీ చేయనవసరం లేదు మీరు దాన్ని నొక్కండి మీకు మంచి చిన్న FFT ప్లాట్లు వస్తుంది కాబట్టి ఇది డేటాను మరియు ప్రాసెస్ను చేసిన్నట్లు మీరు చూడవచ్చు మరియు ఈ సమాచారాన్ని మీకు అందుబాటులో ఉంచుతుంది మీరు అనేక ఇతర ఆసక్తికరమైన పనులను కూడా చేయవచ్చు ఉదాహరణకు మీరు స్పెక్ట్రోగ్రామ్ను కూడా పొందవచ్చు స్పెక్ట్రోగ్రామ్ను రెండర్ చేయవచ్చు కాబట్టి ఇది స్పెక్ట్రోగ్రామ్ కాబట్టి స్పెక్ట్రోగ్రామ్ తప్పనిసరిగా మేము మీకు చెప్తాము ఇది x ఆక్సిస్ కోసం ఇది y ఆక్సిస్ కోసం మరియు ఇది z ఆక్సిస్ కోసం అవి తప్పనిసరిగా ఈ స్పెక్ట్రోగ్రామ్ సమయంతో ఫ్రీక్వెన్సీ మరియు ఆంప్లిట్యూడ్ ఎలా మారుతుందో మేము మీకు చెప్తాము ముఖ్యంగా ఇది మరొక మార్గం కాబట్టి తప్పనిసరిగా ఇది చేసిన తరువాత మరియు FFT కాబట్టి ఇది ప్రాథమికంగా ఎక్కడ ఉందో మీరు చూడగలరు ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ కాలక్రమేణా ఎలా ఉంది కాబట్టి x ఆక్సిస్ సమయం మరియు ఫ్రీక్వెన్సీ y ఆక్సిస్ లో ఉంటుంది ముఖ్యంగా ఇది ఫ్రీక్వెన్సీ యొక్క టైం సిరీస్ని మీకు చెబుతోంది వాస్తవానికి ఫ్రీక్వెన్సీ లు x మరియు y మరియు z లతో మారుతూ ఉంటాయి కాబట్టి ఇది నిజంగా డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన టూల్ దీన్ని ఉచితంగా పొందవచ్చు ఇది మరొక విషయం ఎవరైనా ఈ టూల్ న్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వాస్తవానికి ఈ టూల్ ఉపయోగించవచ్చు మరియు ఈ టూల్ తో బాగా సాధన చేయవచ్చు కాబట్టి ఇది మీకు చాలా ఆసక్తికరమైన విషయం కొంత మందికి ఆసక్తి ఉంటే ఎనర్జీ కోణం నుండి చెప్పండి ఉదాహరణకు ఒక వాహనం ఉంటే మరియు వైబ్రేషన్ ఎనర్జీ ఇచ్చిన పరిమితిని మించకూడదు ఎవరైనా అలాంటిదే వర్ణించాలనుకుంటే పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీగా పిలువబడే వాటిని చేయడం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ పొందడానికి మరొక మార్గం ఇక్కడ ఉంది వచ్చే ప్రతిదాన్ని మీరు పొందుతారు మీరు చూడగలిగినట్లుగా g స్క్వేర్డ్ బై హెర్ట్జ్ ఇది ఫ్రీక్వెన్సీ భాగం మరియు ఇది g స్క్వేర్డ్ బై హెర్ట్జ్ చేయబడిన పవర్ ఫ్రీక్వెన్సీ ఇది అందుబాటులో ఉన్న వైబ్రేషన్ ఎనర్జీ యొక్క ప్రాథమిక పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ని మీకు తెలియజేస్తుంది కాబట్టి మీ వద్ద వైబ్రేషన్ హార్వెస్టర్ ఉంటే ఇది ప్రాథమిక మార్గం మరియు మీరు ప్రయత్నించడానికి మరియు మీ టిప్ మాస్ని ఏ ఫ్రీక్వెన్సీ లో ఉంచాలో తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే ఇది సరైన మార్గం టిప్పింగ్ మాస్ఎలా ఉండాలి మరియు మీరు ఖచ్చితంగా ఏమి కోరుకుంటున్నారు మీరు ఏ ఫ్రీక్వెన్సీ లో ఎనర్జీ ని హార్వెస్టర్ చేయాలి అనుకుంటున్నారు ఈ 2 టూల్ లను అధ్యయనం చేసే వారందరికీ మీకు ఆసక్తి ఉన్న హార్వెస్టర్ తో కలిపి ఈ ప్రత్యేకమైన సాధనం వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టర్ ను ఉపయోగించుకునే అవకాశాన్ని ప్రాథమికంగా తగ్గించడానికి మేము మీకు సహాయం చేస్తాము కాబట్టి మరింత వివరించడం తప్పనిసరిగా మీకు ఒక విషయం తెలుసు అది ప్రాథమికంగా DC స్పందన MEMS సెన్సార్ మన వద్ద ఉన్న ఈ స్లామ్ స్టిక్ లను స్లామ్ స్టిక్ స్లామ్ స్టిక్ -సి అని పిలుస్తారు మరియు ఇది తప్పనిసరిగా DC స్పందన MEMS పరికరాలు షాక్ మరియు మరియు వైబ్రేషన్ మీరు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ గురించి జాగ్రత్తగా ఉండాలి అవసరమైన ఫ్రీక్వెన్సీ లో మీరు తగినంత ఎక్కువ శాంపుల్ చేయకపోతే మీరు డేటా ను కోల్పోతారు ఎందుకంటే మీరు పాయింట్లు చాలా తక్కువగా ఉంటే అప్పుడు మీరు అవసరమైన G విలువను కోల్పోతారు కాబట్టి ఇది నిజంగా ఒక సమస్య కావచ్చు మరియు ఇది సబ్ ఆప్టిమల్ కావచ్చు అందువల్ల మీరు ఈ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగినంతగా సెట్ చేయగలగాలితద్వారా మీరు వైబ్రేషన్ వెవేఫార్మ్ సాధ్యమైనంత ఖచ్చితంగా సంగ్రహించి పునరుత్పత్తి చేయగలుగుతారు కాబట్టి ఇది నేను వివరించడానికి ఇష్టపడని విషయం కాని శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా క్లిష్టమైన విషయం ఇంజనీర్లుగా మీకు నిజంగా తెలుసు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను మీకు చూపించిన ఫలితాలు 3 2 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ తో ఉన్నాయి మీరు సాధారణంగా 20 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ వరకు కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఇది తక్కువ విలువ తక్కువ శాంప్లింగ్ మరియు ఇది అధిక శాంప్లింగ్ మరియు ఇది మీరు ప్రాథమికంగా సెట్ చేయగల విషయం మరియు చాలా ఖచ్చితమైనది నేను చెబుతాను దయచేసి అన్ని ఎనర్జీ హార్వెస్టింగ్ అప్లికేషన్స్ల కోసం పరిగణించండి ఈ ప్రత్యేకమైన ప్రయత్నం చేసి మంచి అవగాహన కోసం ఇలాంటి టూల్ ని పొందటానికి మీరు పెట్టుబడి పెట్టగలరా అని చూడండి చివరగా నేను వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టింగ్ మరియు ఈ MEMS స్లామ్ స్టిక్ యొక్క ఈ అప్లికేషన్ గురించి సంగ్రహించాలనుకుంటున్నాను దీనిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఇది మీకు ప్రెజర్ సమాచారాన్ని కూడా ఇస్తుంది ఇది మీకు మంచి సమాచారాన్ని కూడా ఇస్తుంది ఇది మీకు ఉష్ణోగ్రత సమాచారాన్ని కూడా ఇస్తుంది కాబట్టి యాక్సలరేషన్ విలువలు మాత్రమే కాకుండా ప్రెజర్ మరియు ఉష్ణోగ్రత కలిసి మేము ఈ రకమైన డేటా ఇస్తుంది మీరు నిజంగా చాలా ఆసక్తికరమైన అధ్యయనాలు చేయవచ్చు ఉదాహరణకు ప్రజలు యుద్ధ అమ్మకందారుని ప్రతిపాదించినట్లు అనిపించే ఒక అప్లికేషన్ చెప్పనివ్వండి ఒక సోర్స్ మరియు సోర్స్ కొన్ని పాయింట్ వద్ద ఉంటే అప్పుడు ఒక గమ్యం పాయింట్ ఉంది కొరియర్ లేదా పార్శిల్ సేవా సిస్టమ్ ను సోర్స్ నుండి గమ్యస్థానానికి నిర్ణయించే మార్గం ఉంది ముఖ్యంగా గమ్యాన్ని చేరుకోవడానికి ఏదో ఒక మార్గం గుండా వెళుతుంది ఇప్పుడు పార్సెల్ తీసుకువెళ్తున్న ట్రక్ వాస్తవానికి ఈ MEMS సెన్సార్ ని కలిగి యాక్సిలెరోమీటర్ డేటాతో పాటు ప్రెజర్ సమాచారం పొందగలుగుతారు మీరు ఈ విలువల యొక్క ఒక విధమైన కొరిలేషన్ పొందగలుగుతారు మరియు ఈ కొరిలేషన్ తో మీరు పార్శిల్ సర్వీస్ సిస్టమ్ తీసుకున్న మార్గం గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతారు ముఖ్యంగా సోర్స్ నుండి గమ్యస్థానానికి స్థిర మార్గాన్ని ధృవీకరించడానికి డేటా అనలిటిక్స్ అల్గోరిథంల కోసం అల్గోరిథంల ను ప్రతిపాదించండి యాక్సిలెరోమీటర్ ప్రెజర్ సెన్సార్ మరియు ఉష్ణోగ్రత సెన్సార్ మొత్తం 3 నుండి డేటాను విశ్లేషించడం ద్వారా ట్రక్ వాస్తవానికి ఆ మార్గాన్ని తీసుకున్నదా లేదా మరియు వారు వాస్తవానికి DTW అని పిలువబడే ఒక అల్గోరిథంల ను ప్రతిపాదించారు దీనిని డైనమిక్ టైమ్ వార్పింగ్ అంటారు కాబట్టి దయచేసి DTW అల్గోరిథంను చూడండి మరియు విశ్లేషణ చేయడానికి ప్రయత్నించండి కాబట్టి మీరు డేటాను సేకరించడం మాత్రమే కాదు డేటాను విశ్లేషించడానికి మరియు మీ వద్ద ఉన్న డేటా నుండి సమాచారాన్ని అందించడానికి కూడా మీకు తెలుసు కాబట్టి ఇది మంచి విషయం సరియైనది గమ్యానికి సోర్స్ పరిష్కరించబడింది మరియు పార్శిల్ సర్వీస్ యొక్క మార్గం పరిష్కరించబడింది మరియు మేము ఈ స్లామ్ లను ఉపయోగించడం వలన మీరు నిజంగా డేటాను సేకరించవచ్చు మరియు ఈ మంచి DTW డైనమిక్ టైమ్ వార్పింగ్ అల్గోరిథంను వేర్వేరు పాయింట్లతో సరిపోల్చండి మరియు వాస్తవానికి గుర్తించబడిన మార్గం గురించి వాస్తవంగా చెప్పండి వాస్తవానికి క్షమించండి పార్శిల్ సర్వీస్ సిస్టమ్ తీసుకున్న మార్గం కనుగొనబడలేదు దీనితో మేము ఎనర్జీ హార్వెస్టింగ్ యొక్క అనేక అంశాలను సంగ్రహించాము టైమ్ పర్మిట్ ఉంటే మేము ఇంపిడెన్స్ మ్యాచింగ్కు సంబంధించి ఏదైనా ప్రయత్నిస్తాము ఎందుకంటే ఇది క్రిటికల్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ సమయం అనుమతిస్తే RF సర్క్యూట్ల కోసం ఇంపిడెన్స్ మ్యాచింగ్ ను చూద్దాము కాబట్టి RF ఇంపెడెన్స్ మ్యాచింగ్ చేస్తాము మరియు తరువాత ప్రోటోకాల్స్ IoT ప్రోటోకాల్స్ వంటి ఇతర సంబంధిత సిస్టమ్ లను తీసుకుంటాము MQTT మరియు MQTT AMQP మరియు COAP వంటివి సెన్సార్ నోడ్లలో ఉపయోగకరంగా ఉండేవాటిని అమలు చేస్తాము మరియు సెంట్రల్ గేట్వే కి కమ్యూనికేట్ చేస్తాము గేట్వే అనేది LORA NBIOT ఎల్పివాన్ వంటి ప్రోటోకాల్లను అమలు చేయగలదు LTE M ఒక క్యాట్ ఉంది మరియు వాస్తవానికి ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి ఏమైనప్పటికీ విస్తృతంగా లేదా సిగ్ఫాక్స్ సరియైనది సిగ్ఫాక్స్ మరొక ఎల్పివాన్ టెక్నాలజీ కాబట్టి ఈ ప్రోటోకాల్లను కొంచెం అర్థం చేసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్దాం